హలో గతం నుండి ఇప్పుడు ఈ కోర్సు చేస్తున్న ప్రతి ఒక్కరికీ స్వాగతం

ఇది ఆరవ వారంమనం 6వ వారంలో మాడ్యూల్ నంబర్ 1ని ప్రారంభించాము మరియు ఇది 31వ వారం సాఫ్ట్ స్కిల్స్ మరియు వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేయడంపై ఈ మూక్ ఎన్పిటిఇఎల్ కోర్సు యొక్క అధ్యాయం నేను ఐఐటి కాన్పూర్ హ్యుమానిటీస్ విభాగానికి చెందిన రవి చంద్రన్ నేను ఇస్తూనే ఉన్నాను మీరు గత 6 వారాలుగా ఈ కోర్సులో ఉన్నారు ఇప్పుడు ఆరవ వారంలో నేను పూర్తిగా కమ్యూనికేషన్ నైపుణ్యాలపై దృష్టి పెట్టబోతున్నానుసాఫ్ట్ స్కిల్స్లో ఇది చాలా అంతర్భాగమని నేను చెప్పినట్లు మీకు గుర్తుంది మరియు కొంతమంది కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే వాస్తవానికి సాఫ్ట్ స్కిల్స్ అని అనుకుంటారు కానీ నేను కమ్యూనికేషన్ నైపుణ్యాలను సాఫ్ట్ స్కిల్స్ యొక్క చాలా ప్రధాన విభాగంగా పరిగణిస్తాను ఎందుకంటే సాఫ్ట్ స్కిల్స్ అనేది మనం సాధారణంగా కమ్యూనికేషన్ స్కిల్స్గా పరిగణించే దానికంటే ఎక్కువగా ఉంటుంది మరియు ఈ మాడ్యూల్లో మనం ముఖ్యంగా సమర్థవంతమైన కమ్యూనికేషన్పై దృష్టి పెడతాము కాబట్టిసాధారణంగా మీరు కమ్యూనికేషన్ గురించి ఆలోచిస్తారు కానీ మీరు సమర్థవంతమైన కమ్యూనికేషన్పై దృష్టి పెట్టాలని నేను కోరుకుంటున్నాను ఇప్పుడు నేను చెప్పినట్లుగా ప్రారంభించడానికి ముందుఅన్ని సమయాలలో చేయండి గత ఉపన్యాసంలో నేను ఏమి చేశానో చూద్దాం మరియు నేను శీఘ్ర హైలైట్ ఇస్తాను గత ఉపన్యాసంలో మరియు చివరి వారంలో పూర్తిగా సాంకేతికత మరియు సమాచార మార్పిడిపై నేను ఇమెయిల్ మర్యాదపై దృష్టి సారించి చివరి ఉపన్యాసాన్ని ముగించాను చెడు వ్రాత అలవాట్లను తొలగించడం ద్వారా తెలివైన మెయిల్స్ రాయడం చాలా ముఖ్యం అని నేను మీకు సూచించాను అలా చేయడానికి మీరు ముందుగానే మీరు ఏమి వ్రాయాలో బాగా ప్రణాళిక వేసుకోవాలి పాయింట్లను నమోదు చేయడానికి మీరు ఒక ముసాయిదా తయారు చేయాలి మీరు స్పష్టంగా సంక్షిప్తంగా ఉండాలి మరియు పొందికైనది మరియు మీరు స్పెల్లింగ్ వ్యాకరణ తప్పులను తనిఖీ చేయడానికి అదనపు సమయాన్ని వెచ్చించాలి మరియు అక్షర దోషాలు మీరు ఒక రకమైన అనుభూతిని ఇవ్వడానికి ఎమోటికాన్లను చొప్పించవచ్చుమీరు చేయవచ్చు వివరణాత్మక సబ్జెక్ట్ లైన్ను ఉపయోగించండి ఎందుకంటే సబ్జెక్ట్ లైన్ ఎల్లప్పుడూ ఆ రకమైన వ్యక్తిని వెల్లడిస్తుంది మీరు ఉన్నారు మరియు ఎటువంటి విషయం ఇవ్వకుండా దానిని ఎప్పుడూ ఖాళీగా ఉంచవద్దు మీరు ఇమెయిల్ రాసినప్పుడల్లా చిన్న మరియు కేంద్రీకృత ఇమెయిల్లను మాత్రమే వ్రాయండి మరియు మీరు ప్రత్యుత్తరం ఇచ్చినప్పుడు మీరు సమాధానం ఇస్తున్న వ్యక్తిని మీరు గౌరవించే ఎవరైనా స్వయంచాలకంగా ఉపయోగించవద్దు సమాధానాలలో మీరు కొత్త అంశాన్ని ఉంచడం ద్వారా సర్క్యూట్ను విచ్ఛిన్నం చేస్తారు అదే సమయంలో మీరు ప్రత్యుత్తరం ఇచ్చినప్పుడు అనుకోకుండా అన్నింటికీ ప్రత్యుత్తరం ఇవ్వండి మరియు చాలా మందికి పంపవద్దు ప్రజలు యాదృచ్ఛికంగా చాలా మందికి సిసిని పంపుతారు మీరు ఉపయోగించబోతున్నట్లయితే బాగా తెలిసిన మరియు సాధారణ సంక్షిప్త పదాలను మాత్రమే ఉపయోగించండి సంక్షిప్తాలుకానీ అధికారిక ఇమెయిల్లో నేను సంక్షిప్తాలను కూడా నివారించమని చెబుతాను చివరగా నేను కంప్యూటర్ గడియారంపై నిఘా ఉంచమని చెప్పాను ఎందుకంటే మీ గడియారం గతంలో ఉన్న సమయాన్ని సూచిస్తుంది ఆపై మీరు మిమ్మల్ని లేదా మిమ్మల్ని కలుసుకోమని ప్రజలను అడుగుతున్నారు భవిష్యత్తులో జరగబోయే కొన్ని చర్యలకు ప్రజలను ఆహ్వానించాలని యోచిస్తున్నారు ప్రజలు గందరగోళానికి గురవుతారుఆపై వారు నిజంగా అపాయింట్మెంట్ ఈవెంట్కు చేరుకోలేరు ఇప్పుడు మా కొత్త వారం కొత్త ఉపన్యాసంతో ప్రారంభించి ఈ ఒక లుక్ లో నేను ఈ మొత్తం చెప్పాను మాడ్యూల్ సమర్థవంతమైన కమ్యూనికేషన్ పై ఉండబోతోంది మనం ఎందుకు సమర్థవంతంగా నేర్చుకోవాలి కమ్యూనికేషన్ మనం ఎందుకు కేవలం కమ్యూనికేటర్గా ఉండకూడదు మరియు సమర్థవంతమైన కమ్యూనికేటర్గా ఉండకూడదు సమర్థవంతమైన కమ్యూనికేటర్ గురించి ప్రాథమిక సూత్రం ఏమిటంటే సమర్థవంతమైన కమ్యూనికేటర్ సహజ నాయకుడిగా ఎదుగుతారు అంటే కమ్యూనికేట్ చేసేవాడు ఎల్లప్పుడూ నాయకత్వం వహిస్తాడు మరియు సమర్థవంతంగా కమ్యూనికేట్ చేసే వ్యక్తి చాలా ప్రజాదరణ పొందిన మరియు చాలా శక్తివంతమైన నాయకుడు అవుతారు అంత విద్యావంతులు కాని వారు చాలా సమర్థులు అని తరచుగా మీరు కనుగొంటారు కమ్యూనికేషన్ లో కాబట్టి వారు చాలా ఉన్నత విద్యావంతులైన వ్యక్తులను కూడా నడిపించగలుగుతారు కమ్యూనికేషన్ యొక్క మరొక అంశాన్ని చూడండి అది మానవ ధోరణికి సంబంధించినది ప్రకృతి సాధారణంగా ప్రజలు అనుచరులుగా ఉండటానికి ఇష్టపడతారు నేను గతంలో మీకు చెప్పినట్లు గుర్తుంచుకోండి మనం అలవాట్ల గురించి మాట్లాడిన మాడ్యూల్లో సాధారణంగా ప్రజలు అంతర్గతంగా సోమరితనం కలిగి ఉంటారని నేను చెప్పాను కాబట్టి ఎవరైనా స్పష్టంగా ఆలోచించగలిగితే చాలా మంది సౌకర్యవంతంగా ఉంటారు వారి తరపున మాట్లాడండి మరియు వారి కోసం సమర్థవంతంగా కమ్యూనికేట్ చేయండి నిజానికి ఎవరైనా ఉంటే వారి తరపున మాట్లాడండి మరియు వ్యవహరించండి అని అనుకుంటారు వారు చాలా సంతోషంగా ఉంటారు మరియు తరచుగా వారు ఆ వ్యక్తి వద్దకు వెళతారు బంధువు కావచ్చు స్నేహితుడు కావచ్చు పొరుగువాడు కావచ్చు ఉపాధ్యాయుడు కావచ్చు మధ్యవర్తి కావచ్చు న్యాయవాది కావచ్చు గురువు కావచ్చు లేదా ఒక నాయకుడు ఇప్పుడు నేను ఎవరైనా సమర్థవంతమైన కమ్యూనికేటర్ అని పిలుస్తాను వాస్తవానికి ప్రజలు సంప్రదిస్తారు ఎవరైనా సమర్థవంతమైన కమ్యూనికేటర్ మరియు సమర్థవంతమైన వ్యక్తి కాబట్టి కమ్యూనికేటర్కు ఎల్లప్పుడూ డిమాండ్ ఉంటుంది మిమ్మల్ని మీరు సమర్థవంతమైన కమ్యూనికేటర్గా చేసుకోండి మీ సాఫ్ట్ నైపుణ్యాలను అభివృద్ధి చేయడంలో అత్యంత ముఖ్యమైన అంశం తప్పనిసరి లక్ష్యం మరియు వ్యక్తిత్వం మరియు దానిని మీ కోసం చాలా ప్రధాన లక్ష్యంగా ఉంచుకోండి ఇప్పుడు మనం సమర్థవంతమైన కమ్యూనికేషన్కి వెళ్లే ముందు కమ్యూనికేషన్ యొక్క ప్రాముఖ్యత ఏమిటి మీరు విజయవంతమైన వ్యక్తులందరినీ పరిశీలిస్తే అది నాయకుడా లేదా నిర్వాహకుడా లేదా ఉపాధ్యాయుడు లేదా ఏదైనా నిపుణుడు అది వారి కమ్యూనికేట్ చేసే సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది కమ్యూనికేషన్ మీరు చూస్తే వైఫల్యాలు చాలా ఖరీదైనవి తరచుగా కమ్యూనికేషన్ వైఫల్యాలు అనారోగ్య భావనకు దారితీస్తాయి కంపెనీలలోని కార్మికులలో ఇది సమ్మెలకు కారణమవుతుంది మరియు ఇది ప్రజల ఉత్పాదకతను ప్రభావితం చేస్తుంది కమ్యూనికేట్ చేసిన సందేశం వారికి స్పష్టంగా ఉంటేనే వారి ఉత్తమమైనదాన్ని ఇవ్వండి కాబట్టి మీరు ఉన్నత స్థాయిలో ఉంటే మరియు మీరు మీ క్రింద ఉన్న కొంతమంది కార్మికులను అక్కడ ఆదేశిస్తున్నట్లయితే మీరు సందేశాన్ని సమర్థవంతంగా తెలియజేయాల్సిన సహచరులు కాబట్టి వారు చేయగలరు మిమ్మల్ని అర్థం చేసుకోండి మరియు మీరు అలా చేయగలిగితేనే వారు తమ ఉత్తమమైనదాన్ని ఇవ్వగలుగుతారు ఇప్పుడు దీని గురించి ఆలోచించండి ఇది రాబర్ట్ ఫ్రాస్ట్ యొక్క ప్రసిద్ధ ఉల్లేఖనం ఇది ఇలా ఉంటుంది చెప్పడానికి ఏదైనా కలిగి ఉండి చెప్పలేని వ్యక్తులతో మరియు చెప్పడానికి ఏమీ లేని మరియు చెబుతూనే ఉండే ఇతర వ్యక్తులతో ప్రపంచం నిండి ఉంది కాబట్టి దీని అర్థం ఈ కవి రాబర్ట్ ఫ్రాస్ట్ ప్రకారం ప్రపంచం ఇద్దరు వ్యక్తులుగా విభజించబడింది నిజంగా ఏదైనా అర్ధవంతమైన విషయం కలిగి ఉన్న వ్యక్తుల సమూహం ఏదో ఉద్దేశపూర్వకమైనది కమ్యూనికేట్ చేయడానికి కానీ దానిని మరియు మిగిలిన వ్యక్తులను ఎలా కమ్యూనికేట్ చేయాలో వారికి తెలియదు వారికి ఎటువంటి ఆలోచనలు లేవని చెప్పడానికి ఏమీ లేదు కానీ వారికి తెలుసు కాబట్టి వారు చెబుతూనే ఉంటారు వారు ఏమి మాట్లాడుతున్నారో వారికి తెలియకపోయినప్పటికీ ఎలా చెప్పాలి వారు చేసే దాని గురించి ఇప్పుడు మరొక ప్రసిద్ధ నవలా రచయిత ఉన్నారు ఇది చాలా ప్రసిద్ధ రష్యన్ కథకుడు ఫ్యోడర్ డోస్టోవ్స్కీ అని ఇదే విధంగా చెబుతుంది నవలా రచయిత మరియు అతని నుండి వచ్చిన ఉల్లేఖనాన్ని పరిశీలించండి అతను చాలా అసంతృప్తిగా ఉన్నాడని చెప్పాడు దిగ్భ్రాంతి కారణంగా ప్రపంచం మరియు విషయాలు చెప్పకుండా మిగిలిపోయాయి కాబట్టి మునుపటి ఉల్లేఖనంలో కవి చెప్పడానికి ఏదైనా ఉన్న సగం మందిని సూచిస్తున్నాడు కానీ వారు కాదు చెప్పగలగటం మరియు ఇప్పుడు చాలా ప్రసిద్ధ అనుభవజ్ఞుడైన మాస్టర్ నవలా రచయిత చాలా చెప్పారు వాస్తవానికి ప్రపంచానికి వచ్చే అసంతృప్తి గందరగోళం కారణంగా మానవులకు వస్తుంది మరియు చెప్పబడని విషయాలు వారు చెప్పలేరు కాబట్టి చాలా విషయాలు గుండె లోపల ఖననం చేయబడ్డాయి అవి సరిగ్గా వ్యక్తీకరించలేవు వారు దానిని సమర్థవంతంగా తెలియజేయలేరు ఇప్పుడు ఇది చాలా ఆసక్తికరమైన అంశం కమ్యూనికేషన్ ఎందుకంటే ఇది మీ ఆనందాన్ని సూచిస్తుందిమీరు ఎంత సమర్థవంతంగా చేయగలరో దానిపై ఆధారపడి ఉంటుంది సరళంగా చెప్పాలంటే కమ్యూనికేట్ చేయడానికి మీకు ఎటువంటి ఒత్తిడి ఉండదు ఏవైనా ఆందోళనలు ఉంటే మీరు వివరించగలిగితే మీరు చాలా సంతోషంగా మరియు విజయవంతమవుతారు మీ మనసు ఏమనుకుంటున్నదో మీ హృదయంలో మీరు ఏమనుకుంటున్నారో స్పష్టంగా చెప్పగలుగుతారు మీరు దానిని ప్రజలకు స్పష్టంగా స్పష్టంగా వ్యక్తీకరించగలిగితే మీరు పూర్తిగా సమర్థులు మీ మనస్సు స్వేచ్ఛగా ఉంటుంది మీ హృదయం స్వేచ్ఛగా ఉంటుంది మరియు అది ఒత్తిడికి గురికాదు కాబట్టి వాస్తవానికి నవలా రచయిత మనం అనవసరంగా ఒత్తిడికి గురవుతున్నామని ఎత్తి చూపడానికి ప్రయత్నిస్తున్నారు ఎందుకంటే మనం మనలో ఉన్నదాన్ని తెలియజేయలేకపోతున్నారు కాబట్టి ఆనందం యొక్క ఒక అంశం సమర్థవంతంగా కమ్యూనికేట్ చేయగల మరియు కమ్యూనికేట్ చేయగల మీ సామర్థ్యం మరియు అన్ని భారం వదిలివేయగల సామర్థ్యం దానికి ప్రతిస్పందించడానికి ఇతరులకు ఇది ఇప్పుడు కమ్యూనికేషన్ను ఇతర కోణం నుండి చూడండి నేను చర్చిస్తున్నప్పుడు ప్రపంచం గ్లోబల్ విలేజ్గా కుదించబడిందని మనమందరం కమ్యూనికేట్ చేస్తాము మేము సాంకేతికత మరియు కమ్యూనికేషన్ గురించి మాట్లాడినప్పుడు మరియు ఇప్పుడు మీరు కనెక్ట్ చేయవచ్చు ప్రపంచంలో ఎక్కడైనా ఎవరికైనా ఒక బటన్ను తాకడం అనేది కమ్యూనికేషన్గా మారింది కాబట్టి సులభం ఇది ఎప్పుడైనా గాలి లాంటిది ఎక్కడైనా మీరు ఎవరితోనైనా మాట్లాడవచ్చు కానీ అది ఎల్లప్పుడూ ఉంటుందా సమర్థవంతమైన సమాధానం చాలా సార్లు పనికిరానిది మరియు తరువాత దాని గురించి ఆలోచించండి ఇది మళ్ళీ ప్రసిద్ధ నవలా రచయిత మార్క్ ట్వైన్ నుండి వచ్చింది మరియు అతను ఈ మధ్య నొక్కిచెప్పాడు కమ్యూనికేషన్ మరియు సమర్థవంతమైన కమ్యూనికేషన్ అతను దాదాపు మధ్య వ్యత్యాసం చెప్పారు సరైన పదం మరియు సరైన పదం దాదాపు సరైన పదం మరియు సరైన పదం మధ్య వ్యత్యాసం పదం నిజంగా ఒక పెద్ద విషయం కాబట్టి ప్రజలు సరైన పదం మరియు పర్యాయపదంగా భావిస్తారు కాబట్టి మీకు సరైన పదం తెలియకపోతే మేము పర్యాయపదాన్ని ఉపయోగించవచ్చు కానీ అది చాలా పెద్దది అని ఆయన చెప్పారు అది ఒక పెద్ద వ్యత్యాసం అయినా అది మెరుపు బగ్ మరియు మధ్య వ్యత్యాసం అని ఆయన చెప్పారు మెరుపులు కాబట్టి మెరుపు బగ్ అనేది కాంతిని విడుదల చేసే చిన్న బగ్ మరియు మనలో చాలా మందికి ఉంటుంది మా బాల్యంలో బగ్ తో ఆడుకున్న మేము దానిని ఒక సీసాలో పెట్టి ఆపై లోపలికి తీసుకెళ్తాము చీకటి మనం కాంతిని విడుదల చేసే బగ్ లో సరదాగా చూస్తాము కానీ అప్పుడు మెరుపును మీరు చూడవచ్చు మీరు ప్రభావాన్ని చూడగలరు మరియు మీరు మెరుపు బగ్ మరియు మెరుపు అని చెప్పినప్పుడు అది చాలా పెద్ద భేదం దాదాపు సరైన పదానికి సరైన పదానికి మధ్య అని మార్క్ ట్వైన్ చెప్పారు ఇది కమ్యూనికేటర్ మరియు సమర్థవంతమైన కమ్యూనికేటర్ మధ్య ఉంటుంది కాబట్టి మీరు కమ్యూనికేషన్ వర్సెస్ సమర్థవంతమైన కమ్యూనికేషన్ను మీ మనస్సులో ఉంచుకోవాలి ఇప్పుడు దాదాపు సరైన పదం మరియు సరైన పదం అయిన ఈ రెండింటి మధ్య వ్యత్యాసాన్ని తెలుసుకోవడం ఇది కేవలం కమ్యూనికేటర్ మరియు సమర్థవంతమైన కమ్యూనికేటర్గా ఉండటానికి సమానం ఇప్పుడు మీరు కావచ్చు నన్ను అడగండి సార్ నేను ప్రజలతో కమ్యూనికేట్ చేసినంత కాలం ఇది నిజంగా ముఖ్యమా నేను ఎవరికైనా ఏదైనా చెప్పగలను మరియు నేను ఏమి చెప్తున్నానో ఆ వ్యక్తి నిజంగా వినగలడు కాబట్టి నేను దీని గురించి బాధపడితే అది నిజంగా ముఖ్యమా ఇప్పుడు సమాధానం ఇచ్చే బదులు నేను వెళ్తున్నాను ఒక ఉదాహరణ చూపించడానికి దీనిలో ఒక వ్యక్తి మంచి అభిప్రాయాన్ని సృష్టించాలనుకున్నాడు కానీ వాస్తవానికి కమ్యూనికేషన్లో స్పష్టత లేకపోవడం వల్ల ఇది దీనికి విరుద్ధంగా మారింది మరియు ఇది మధ్య ఉంది సరైన పదం మరియు దాదాపు సరైన పదం ఇప్పుడు ఇది చూడండి ఈ వ్యక్తి ఆకట్టుకోవాలనుకున్నాడు ఆ అమ్మాయిని ఆపై అతను వచ్చి క్రోమోజోమ్ల గురించి ఏదో చదివినట్లు ఆమెకు చెప్పాలనుకున్నాడు జన్యువుల గురించి ఆపై అతను దీన్ని అమ్మాయితో పంచుకోవాలనుకున్నాడు మరియు అతను ఆకట్టుకోవాలనుకున్నాడు ఆమె మరియు అతను ఆమెను తన స్నేహితురాలిగా మార్చుకోవాలని కోరుకున్నారు కాబట్టి అతను లైబ్రరీ నుండి పరిగెత్తుకుంటూ వచ్చాడు ఆపై అతను ఇప్పుడే ఆమెతో హే మీ తండ్రి జన్యువులు మీకు మధుమేహం ఇవ్వగలవని మీకు తెలుసా అని చెప్పాడు కాబట్టివంశపారంపర్యంగా మధుమేహం కలిగించగల క్రోమోజోమ్ జన్యువులు అని ఆయన అర్థం ఇప్పుడుఒకరు దుస్తులు ధరించే జన్యువుల గురించి ఆలోచిస్తున్నానని ఆ అమ్మాయి ఆలోచిస్తోంది కాబట్టిఆమె నేను నా తండ్రి జన్యువులను ధరించను అప్పుడు నాకు మధుమేహం ఎలా వస్తుంది అని మూర్ఖుడు చెప్పాడు కాబట్టి మీరు చెయ్యగలరు ఆ వ్యక్తి నిజంగా ఆ అమ్మాయిని ఆకట్టుకోవాలనుకున్న కమ్యూనికేషన్ గ్యాప్ను అర్థం చేసుకోండి అతను చాలా తెలివైనవాడు కానీ అది వ్యతిరేక పద్ధతిలో పనిచేసింది అని ఆమె తేల్చింది ఈ వ్యక్తి నిజంగా తెలివితక్కువవాడు ఎందుకంటే నేను నా తండ్రి జన్యువులను ధరిస్తే నేను ధరిస్తానని అతను ఆలోచిస్తున్నాడు డయాబెటిస్ వచ్చింది ఈ వ్యక్తి ఎంత మూర్ఖుడు కాబట్టి ఈ సరళమైన ఉదాహరణ వివరిస్తుంది కేవలం కమ్యూనికేటర్గా కాకుండా సమర్థవంతమైన కమ్యూనికేటర్గా ఉండటం ఎందుకు ముఖ్యం సమాచారం లేదా ఆలోచనలు మీరు అర్థం చేసుకోవలసిన కమ్యూనికేషన్ చాలా సంక్లిష్టమైన పరస్పర చర్య ప్రక్రియ ఇప్పుడు నేను ఇక్కడ ఇచ్చిన చిత్రాన్ని చూడండి ఇది ఒక ప్రయోగశాల లాగా కనిపిస్తుంది లేదా పాఠశాల గది ఉపాధ్యాయుడు బాలికను వివరించమని అడిగిన తరగతి గది దృశ్యం ఒక పువ్వు గురించి ఇప్పుడు అమ్మాయి ఈ పువ్వును వివరించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ప్రజలు ఎలా ఉన్నారో చూడండి వారు ఎలా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారో అర్థం చేసుకోండి బహుశా ఉపాధ్యాయుడు ఆమెను వివరించమని అడిగి ఉండవచ్చు పువ్వు యొక్క ఖచ్చితమైన పేరును చెప్పని ఖచ్చితమైన పదాన్ని చెప్పని సంజ్ఞల ద్వారా కానీ ఆమె ఆధారాలు ఇచ్చే సంజ్ఞలను ఉపయోగించడానికి ప్రయత్నిస్తోంది కాబట్టి వారు పేరు అనే పదాన్ని కనుగొనాలి కాబట్టి మీరు దానిని పరిశీలిస్తే ప్రజలు ఓడ లాగా దూరం నుండి ఆలోచించవచ్చు ఆక్టోపస్ చేప పిల్లి విమానం లాంటిది దీనికి దగ్గరి సంబంధం ఉన్న ఏకైక మార్గం కాదు ఒకరు నవ్వుతూ మూలలో కూర్చుని అది ఒక చెట్టు అని భావించే వ్యక్తి కాబట్టి అది కాకుండా మీకు జంతువులు మరియు ఇతర విషయాలు మాత్రమే కనపడతాయి వాటికి ఏమీ సంబంధం లేదు పువ్వుతో కాబట్టి కమ్యూనికేషన్ అనేది ఒక సంక్లిష్టమైన పరస్పర ప్రక్రియ కాబట్టి మీరు పరస్పర చర్య చేసినప్పుడు ఇది మేము భావించే వ్యక్తుల మధ్య భాగస్వామ్య అంచనాలు మరియు చెప్పని ఒప్పందాన్ని కలిగి ఉంటుంది చాలా విషయాలను ఊహించుకోండి మరియు మీరు ఊహించినట్లయితే అంచనాలు మరియు ఊహలను తనిఖీ చేయాలి తనిఖీ చేసి స్పష్టం చేయవద్దు కాబట్టి అప్పుడు లోపాలు మరియు అపార్థాలు ఉంటాయి సాధ్యమే మరియు కొన్నిసార్లు ఇది చాలా ఖరీదైనది ఎందుకంటే ఒకసారి మీరు కారణమైతే అది చాలా ఖరీదైనది అంత తేలికగా రీబూట్ చేయడం కష్టం కాబట్టి మొత్తం మీద సమర్థవంతమైన కమ్యూనికేషన్ ఎందుకు ముఖ్యమైనది మరియు మీరు దానిని ఎందుకు కలిగి ఉండాలి అనేది సమర్థవంతమైన కమ్యూనికేషన్ అనేది కారణమయ్యే మీ సామర్థ్యం ఉద్దేశించిన మరియు కావలసిన ప్రతిస్పందన కాబట్టి మీకు ఏదైనా కావాలనుకున్నప్పుడు మీరు కమ్యూనికేట్ చేసినప్పుడు ఏదైనా తిరిగి పొందాలని అనుకుంటారు మరియు మీరు అవతలి వ్యక్తి నుండి కావలసిన ప్రతిస్పందనను కోరుకుంటారు మరియు మీరు సమర్థవంతమైన కమ్యూనికేటర్ అయితే మీరు దాన్ని పొందుతారు సమర్థవంతమైన కమ్యూనికేషన్ ప్రజలను ప్రభావితం చేసే మీ సామర్థ్యాన్ని సూచిస్తుంది ఇది కేవలం ఆలోచనలను పంచుకోవడం కాదు కానీ మీరు ప్రజలను వారి ఆలోచనలు మరియు ఆలోచనా విధానాలను ప్రభావితం చేయగల సామర్థ్యం అంటే ఆలోచన మరియు వాస్తవానికి వారి చర్యలను నియంత్రించే నమూనాలు కాబట్టి మీ ఆలోచనను ప్రభావితం చేయడానికి నా కమ్యూనికేషన్ నైపుణ్యాలను ఉపయోగించడానికి నేను నా వంతు ప్రయత్నం చేస్తున్నాను మీ అభ్యాసాన్ని రద్దు చేసి ఆపై మీ ఆలోచనా విధానాలను మార్చడానికి కొత్త విషయాలను తిరిగి నేర్చుకోవడంలో మీకు సహాయపడండి ఆపై మీ చర్యలను నియంత్రించడానికి ప్రయత్నించండి కానీ ప్రభావం మీ వద్ద ఎంత ఉంది అనే దానిపై ఆధారపడి ఉంటుంది దానిని గ్రహించి మీరు దానిని ఎంత మార్చగలుగుతారు కాబట్టి మొత్తంగా మీరు సమర్థవంతమైన వ్యక్తి అయితే కమ్యూనికేటర్ సమర్థవంతమైన కమ్యూనికేషన్ మీకు అన్ని రంగాలలో స్థిరమైన విజయాన్ని ఇస్తుంది జీవితంలో మీరు స్వేచ్ఛగా ఉన్నందున మీరు కమ్యూనికేట్ చేసినప్పుడు మీరు సంతోషంగా ఉంటారు మరియు మీకు కావలసినది మీకు లభిస్తుంది ఆపై చివరికి విజయం అంటే జీవితంలో మీకు కావలసినదాన్ని పొందడం శాంతి స్వేచ్ఛ ఆనందం మరియు మీరు ఎక్కడికి వెళ్లినా మీరు దానిని పొందగలుగుతారు ఇప్పుడు కమ్యూనికేషన్ యొక్క ఇతర అంశానికి తిరిగి రండి మనం కమ్యూనికేట్ చేస్తాము 24 7 వరకు ఉంటుంది కాబట్టి మేము నిరంతరం కమ్యూనికేట్ చేస్తాము ఎందుకంటే కమ్యూనికేషన్ మన విధానానికి ఆధారం అయ్యింది మన చుట్టూ ఉన్న జీవితాలు మనల్ని రక్షిస్తాయి మనలో వచ్చే మార్పులు మనల్ని గుర్తిస్తుందని మనల్ని సంతోషపరుస్తుందని వెల్లడిస్తాయి మనల్ని బాధపెడుతుంది కమ్యూనికేషన్ యొక్క అన్ని మాధ్యమాల ద్వారా మనం వ్యాపించాము కాబట్టి ఈ రోజు ఎక్కడా లేదు దాచడానికి కాబట్టి మీరు ఎక్కడ ఉన్నా మీడియా మిమ్మల్ని వెంబడిస్తుంది మరియు సరళమైన నిర్వచనం ప్రకారం కమ్యూనికేషన్ చేస్తుంది ఇది రెండు లేదా అంతకంటే ఎక్కువ జీవుల మధ్య ఆలోచనలు మరియు భావాల మార్పిడి ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది మానవులు కొన్నిసార్లు మీరు కూడా కమ్యూనికేట్ చేయగలరు కాబట్టి నేను ఎంటిటీలు అని చెప్పాను జంతువులుగా మనం ఏమనుకుంటున్నారో మరియు మాతో మాట్లాడని వాటితో కూడా సమర్థవంతంగా కానీ అప్పుడు మీరు మీ పెంపుడు కుక్కతో మీ పెంపుడు పిల్లితో మాటలతో కాని మాటలతో కమ్యూనికేట్ చేయవచ్చు కాబట్టి డాల్ఫిన్లు కూడా ఉదాహరణకు మానవులతో సంభాషించడం కాబట్టి రెండు లేదా అంతకంటే ఎక్కువ సంస్థలు ప్రజలు కూడా నమ్ముతారు మీరు మొక్కలు మరియు మొక్కలతో కూడా కమ్యూనికేట్ చేసే కొంతమంది మానవులు ఉన్నారని తోటమాలి లేదా ఇంటి యజమాని వెళ్ళినప్పుడు వారు సంతోషంగా ఉన్నారని తెలియజేయడానికి ప్రయత్నించండి ఆపై నీటిని పోస్తారు ఆపై ప్రజలు వారు కమ్యూనికేట్ చేసే చెట్లతో మాట్లాడటం నేను చూశాను కాబట్టి కమ్యూనికేషన్ ప్రాథమికంగా ఆలోచనల మార్పిడి కానీ మనం మాట్లాడుతున్నప్పుడు మన కోర్సు కోసం కమ్యూనికేషన్ గురించి మనం మానవ కమ్యూనికేషన్ గురించి చాలా శ్రద్ధ వహిస్తాము అది పరస్పర చర్య ఇద్దరు మానవుల మధ్య ఆలోచనలు మరియు ఆలోచనల మార్పిడి మన ఆలోచనలను తెలియజేస్తాము మరియు కుటుంబ స్నేహితులు సహోద్యోగులు మరియు పొరుగువారికి కూడా ప్రతిరోజూ ప్రతి గంటకు భావాలు కానీ కమ్యూనికేషన్ను ఆపడం గురించి ఆలోచించే ఒక్క నిమిషం కూడా లేదు మనం ఇవన్నీ చేస్తాము సమయం కానీ ప్రశ్న ఏమిటంటే మనం సమర్థవంతంగా కమ్యూనికేట్ చేస్తామా మరియు మళ్ళీ సమాధానం దాదాపు 60 నుండి 70 శాతం సార్లు మనం చేయలేము ఇప్పుడు అసమర్థమైన కమ్యూనికేషన్ యొక్క మరొక ఉదాహరణను చూద్దాం తద్వారా మీరు ఎందుకు అర్థం చేసుకుంటారు సమర్థవంతమైన కమ్యూనికేషన్ ముఖ్యం ఇప్పుడు ఇక్కడ ఆర్డర్ చేస్తున్న వ్యక్తి ఒక రెస్టారెంట్లో ఎవరో ఒకరు ఆపై అతను హలో అని చెబుతారు దయచేసి కారంగా ఉండే చికెన్ను డెలివరీ చేయండి కాబట్టి అతను కోరుకున్నది ఏమిటంటే అతను ఆకలితో ఉన్నాడు మరియు అతను కారంగా ఉండే చికెన్ తినాలనుకున్నాడు ఇప్పుడు అది పెద్ద రెస్టారెంట్ వారు మీకు కావలసినది ఏదైనా ఇవ్వగలరు ఆపై వారు చాలా ఇతర వస్తువులతో డీలర్లు కూడా అవుతారు కాబట్టి అతను కొంతసేపు వేచి ఉండి అది పంపిణీ చేయబడినప్పుడు పంపిణీ చేయబడింది డెలివరీ తర్వాత అతను చాలా కోపంగా ఉన్నాడు ఆపై అతను ప్రజలను తిరిగి పిలిచి వారికి చెప్పాల్సి వచ్చింది ఏమి జరిగిందంటే కారంగా ఉండే చికెన్ ఇవ్వడానికి బదులుగా వారు స్పైకీ కోడిని ఇచ్చారు మీకు తెలిసిన మసాలా దినుసులు రుచి కోసం చాలా మిరపకాయలు మరియు ఇతర కండరాల వస్తువులను ఉంచుతారు స్పైకీ అంటే కోడి లేదా కోడి తలపై స్పైక్ లాంటి వస్తువును సూచిస్తుంది కాబట్టి అతను డెలివరీలో వాటిని చూసినప్పుడు పూర్తిగా కలత చెందాడు సజీవంగా ఇచ్చిన మరియు అతను ఆకలితో ఉన్నప్పుడు మరియు అతను కారంగా ఉన్న చికెన్ కోసం అడుగుతున్నాడు ఇప్పుడు ఉంటే మీరు మా టెలిఫోన్ కమ్యూనికేషన్కు తిరిగి వెళ్తే దానిని చాలా సులభంగా ఎలా క్రమబద్ధీకరించాలో మీకు తెలుసు మీ సమర్థవంతమైన శ్రోతలు మీలో ఒకరు వాస్తవానికి రిసీవర్ను అడిగేవారు వాస్తవానికి మీరు కారంగా లేదా కారంగా ఉండాలనుకుంటున్నారా అని అడిగారు మీరు దానిని క్లియర్ చేయగలరా ఆపై ఈ చివర ఉన్న అవతలి వ్యక్తి వాస్తవానికి అతను కలిగి ఉండవచ్చని కూడా ఉచ్చరించవచ్చు S P I C Y కారంగా ఉంది నేను దానిని తినాలనుకుంటున్నాను నేను దానిని వండాలనుకుంటున్నాను కాబట్టి అది చేసి ఉండేది స్పష్టంగా కానీ నేను చెప్పినట్లుగా అతను ఎందుకు అలా చేయలేదు ఎందుకంటే మనం ఎల్లప్పుడూ ఊహించిన ఊహలతో వెళ్తాము మనము చాలా ఊహలతో వెళ్తాము ఆపై మనము కమ్యూనికేషన్ను తేలికగా తీసుకుంటాము కాబట్టి ప్రభావం అసమర్థమైన కమ్యూనికేషన్ అపార్థాలు మరియు ఇది ఉద్దేశించిన సందేశాన్ని తెలియజేయలేదు ఇక్కడ ఇప్పుడు మరొక ప్రసిద్ధ నాటక రచయిత జార్జ్ బెర్నార్డ్ షా చెప్పిన ఈ ఉల్లేఖనాన్ని చూడండి కమ్యూనికేషన్లో అతిపెద్ద సమస్య ఏమిటంటే అది ఇలా జరిగిందనే భ్రమ మునుపటి ఉదాహరణలో నేను కారంగా ఆర్డర్ చేసిన వ్యక్తికి ఇచ్చాను చికెన్ తాను సమర్థవంతంగా కమ్యూనికేట్ చేశానని భ్రమలో ఉన్నాడు మరియు చాలా సార్లు ప్రతిదీ బోధించబడిందనే భ్రమతో అక్కడ బోధించే ఉపాధ్యాయుల మాదిరిగానే విద్యార్థులు ఫీడ్బ్యాక్ ఇవ్వడం ప్రారంభించినప్పుడు మాత్రమే వారు ఎంత నష్టపోయారో గ్రహిస్తారు సమర్థవంతంగా స్వీకరించారు కాబట్టి కమ్యూనికేషన్లో అతిపెద్ద సమస్య ఏమిటంటే అది జరిగిందనే భ్రమ ఇప్పుడుమీరు సమర్థవంతమైన కమ్యూనికేటర్గా ఎలా మారగలరో అర్థం చేసుకోవడానికి ముందు కమ్యూనికేషన్ యొక్క ప్రాథమిక భాగాలను అర్థం చేసుకోండి కమ్యూనికేషన్ అనేది రెండు మార్గాల ప్రక్రియ పంపిన వ్యక్తి అతను లేదా ఆమె ప్రసారం చేసే మొదటి ముఖ్యమైన వ్యక్తి కనీసం దాన్ని అందుకున్న అవతలి వ్యక్తికి సందేశం ఇవ్వడానికి మీకు ఇద్దరు వ్యక్తులు అవసరం కమ్యూనికేషన్ లూప్ పూర్తి చేయాలి ప్రసారం ఒక ఛానల్ భాష ద్వారా జరుగుతుంది లేదా సందేశాన్ని తెలియజేయడానికి ఉపయోగించే కోడ్ను మీడియం అని పిలుస్తారు రిసీవర్ ప్రతిస్పందనను తిరిగి పంపుతాడు రిసీవర్ ప్రతిస్పందన పరిశీలనను ఫీడ్బ్యాక్ అంటారు ఇప్పుడు ఉదాహరణకు ఛానెల్ నేను వీడియోను ఉపయోగిస్తున్న పవర్ పాయింట్ కావచ్చు కాబట్టి మోడ్ లో ఇది మీకు తెలియజేయబడిన మాధ్యమం శబ్ద భాష కావచ్చు చిత్రాలు కావచ్చు ఆపై మీరు ప్రతిస్పందించే విధానం కాబట్టి నవ్వుతూ తల ఊపుతూ లేదా ప్రశ్నలు అడగడం ద్వారా లేదా పరీక్షల్లో కనిపిస్తారు కాబట్టి అవన్నీ మీరు ప్రతిస్పందన ఇస్తున్నారని చూపిస్తాయి ఆపై రిసీవర్ ప్రతిస్పందన పరిశీలనను ఫీడ్బ్యాక్ అంటారు ఇప్పుడుకమ్యూనికేషన్ ప్రక్రియ ప్రాథమిక నమూనాను చూడండి ఇది పంపినవారికి మొదటి ఆలోచన ఆపై పంపినవారు సందేశంలో ఆలోచనను ఎన్కోడ్ చేసి ఆపై సందేశం ఛానెల్లో ప్రయాణిస్తుంది ఆపై రిసీవర్ సందేశాన్ని డీకోడ్ చేస్తాడు మరియు డీకోడ్ చేసిన తర్వాత రిసీవర్ అభిప్రాయాన్ని పంపుతాడు మరియు అది పంపినవారికి చేరుతుంది ఇప్పుడు పంపినవారు ఒకసారి సరిగ్గా కమ్యూనికేషన్ను అందుకుంటారు లూప్ పూర్తయింది పంపినవారు రిసీవర్కు సాధ్యమైన అదనపు అభిప్రాయాన్ని పంపవచ్చు కాబట్టి ఇది కమ్యూనికేషన్ యొక్క ప్రాథమిక నమూనా కానీ మీరు కమ్యూనికేషన్ను కూడా అర్థం చేసుకోవచ్చు విస్తరించిన నమూనాలో రెండు మూడు వస్తువులను జోడించే ప్రక్రియ ఒకటి అక్కడి ఉద్దీపన భాగం ఈ వ్యక్తిని ప్రేరేపించే బాహ్య ప్రేరణ లేదా అంతర్గత ఆలోచన ఆపై ఎన్కోడింగ్ మరియు డీకోడింగ్లో ఒక అవగాహన ఉంటుంది ఆపై వ్యక్తి ఒక ఛానెల్ను ఉపయోగిస్తున్నారు మరియు దానిని పంపడం మరియు ఆపై మళ్ళీ డీకోడింగ్ అవగాహన ఎన్కోడింగ్ ఉంది కానీ మధ్యలో ఉంది విస్తరించిన దానిలో కూడా అడ్డంకులు ఉన్నాయి కాబట్టి రాబోయే ఉపన్యాసాలలో మనం చూస్తాము అడ్డంకుల వద్ద కానీ ప్రస్తుతం మీరు విస్తరించిన నమూనాలో అడ్డంకులు జోడించబడతాయని అర్థం చేసుకున్నారు మరియు ఉద్దీపన అనేది జోడించబడే మరొక విషయం మరియు అవగాహన కూడా జోడించబడుతుంది ఒక సాధారణ మీరు పంపే ఐదు WH ప్రశ్నలను అడిగితే ఈ కమ్యూనికేషన్ ప్రక్రియను గుర్తుంచుకునే మార్గం అతను పంపే పంపినవారు రిసీవర్ అతను పంపే సందేశం ఏ మాధ్యమం అది ఛానల్ లేదా అతను ఆ ఛానెల్ను ఎలా పంపుతాడు అంటే అతను ఏ ప్రభావాన్ని పంపుతాడు ప్రతిస్పందన లేదా ప్రతిస్పందన మీరు ప్రశ్నను సరళంగా అడిగితే ఎవరు ఏ ఛానెల్ ద్వారా ఎవరికి పంపుతారు అది ఏ ప్రభావంతో కమ్యూనికేషన్ అవుతుంది ప్రక్రియ కానీ మీరు కమ్యూనికేషన్ యొక్క ప్రతి పాయింట్ శ్రద్ధ ఉంటే మీరు ఒక అవుతారు సమర్థవంతమైన సంభాషణకర్త ఇప్పుడు సమర్థవంతమైన కమ్యూనికేషన్ అనేది సందేశం మరియు దాని సందేశం వచ్చినప్పుడు మాత్రమే జరుగుతుంది ఉపశీర్షిక పూర్తిగా మరియు పూర్తిగా గుర్తించబడింది మరియు ప్రతిస్పందించబడింది సమర్థవంతంగా ఉండటానికి కమ్యూనికేటర్ స్పష్టంగా మీరు చాలా చురుకైన శ్రోతగా ఉండాలి మీరు మొత్తం శరీరంగా శ్రోతలా ఉండాలి మీరు ఉపశీర్షిక అంతర్గత సూక్ష్మబేధాలు కమ్యూనికేషన్ సూక్ష్మబేధాలను చూడాలి అది చెప్పబడింది మరియు చెప్పబడని ఆలోచన మిగిలి ఉంది అది ఏమిటో మీరు గ్రహించగలగాలి మీకు చెప్పబడినవి మరియు మీకు చెప్పబడనివి తరచుగా ఒక మహిళ వద్దు అని చెబుతుంది కానీ వాస్తవానికి ఆమె కావచ్చు మీరు కొంచెం ఎక్కువ నొక్కితే నేను అవును అని చెబుతాను తద్వారా అవతలి వ్యక్తి ఉపశీర్షికలో కొంత భాగాన్ని నిలుపుకుంటున్న భాగాన్ని గ్రహించడం ఒక విషయం చెబుతోంది కానీ వాస్తవానికి మరొకదాన్ని సూచిస్తోంది కాబట్టి ఆ ప్రతిస్పందనను అంగీకరిస్తూ ఇది మిమ్మల్ని సమర్థవంతమైన కమ్యూనికేటర్ ఫీడ్బ్యాక్గా చేస్తుంది అంగీకారం అనేది ఒక చర్య లేదా మౌఖిక సమాధానం కానీ ఈ భాగాన్ని చూడటం అనేది నిర్ణయాత్మక అంశం మొత్తం శరీరాన్ని చూస్తున్న ఉపశీర్షికను చూస్తున్న ఏదైనా సమాచార ప్రభావంలో కమ్యూనికేషన్లో పాల్గొనడం అనేది మౌఖికమైనా కమ్యూనికేషన్ యొక్క ఏ అంశాన్ని కోల్పోకపోవడం లేదా అశాబ్దిక ఇప్పుడు మీరు ఏ భాగాలను గుర్తుంచుకోవాలి మీరు సమర్థవంతమైన కమ్యూనికేటర్ కావాలనుకుంటే ఇది బహుశా అత్యంత ముఖ్యమైన భాగం ఈ ఉపన్యాసం మరియు దీనిపై మరింత శ్రద్ధ వహించండి నేను వివరించబోయే ఐదు భాగాలు ఉన్నాయి ప్రాథమికంగా మొదటిది సంక్షిప్తత మరియు స్పష్టత అంటే సంక్షిప్తంగా ఉండండి మరింత పదాలు మరియు స్పష్టంగా ఉండండి అంటే మీరు సరళంగా ఉండాలి మరియు మీరు స్పష్టంగా ఉండాలి ఉదాహరణకు హోమో సేపియాన్ డైహైడ్రోజన్ ఆక్సైడ్ కోసం సంపాదించాడని మీరు చెప్పగలిగినప్పుడు చెప్పకండి ఆ వ్యక్తి నీటిని రెండవ పాయింట్ రెండవ భాగం రెండవ మూలకం ప్రభావవంతంగా కోరుకున్నాడు రాబర్ట్ నుండి వచ్చిన ఉల్లేఖనాన్ని నేను వివరించే ముందు కమ్యూనికేషన్ అనేది నమ్మకం మరియు విశ్వాసం రచయితలో కన్నీళ్లు ఉండవని పాఠకులలో కన్నీళ్లు ఉండవని ఫ్రాస్ట్ చెప్పారు అంటే ఒక రచయిత ఒక పద్యం వ్రాసేటప్పుడు రచయిత నిజంగా దానితో కదిలే అనుభూతి చెందకపోతే కవిత చివరిలో రచయిత నిజంగా ఏడవలేకపోతే ఆమె ఊహించలేరు పాఠకుడు ఆమె కవిత చదివిన తరువాత ఏడుస్తాడు కొంతమంది మంచి దర్శకులు మంచి నటులు వారు చూసినప్పుడల్లా వారి ప్రదర్శనను వారి సినిమా చూపిస్తుంది వారు కన్నీళ్లకు లోనవుతారు ఆపై వారు వారి మొదటి ప్రేక్షకులు కాబట్టి మీకు నమ్మకం మరియు విశ్వాసం ఉంటే మీకు ప్రమేయం ఉంటే మరియు స్వయంచాలకంగా మీరు తెలియజేయగలిగితే నమ్మకం ఆత్మవిశ్వాసంతో ఇది మీ ఉద్వేగభరితమైన ప్రమేయం మరియు మీరు దానిని ఉంచే విధానం ఒప్పిస్తుంది మీరు పాల్గొనకపోతే మీ ప్రేక్షకులు మీ ప్రేక్షకులను నిమగ్నం చేయలేరు సమర్థవంతమైన కమ్యూనికేషన్లో మీ ప్రేక్షకులను నిమగ్నం చేయడానికి ఇది చాలా ముఖ్యం కాబట్టి మీరు తప్పక అందరూ దానిని సమర్థవంతంగా చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తారుమూడవ భాగం నిజాయితీని చూపుతోంది మరియు ఉత్సాహం చూపించే ఆసక్తి కాబట్టి ఈ అంశంపై నిజాయితీగా ఆసక్తి కలిగి ఉండండి విషయం మీకు తెలిస్తే మీ గ్రహీత నుండి ఉత్సాహభరితమైన ప్రతిస్పందనను కలిగించే విషయం మీకు నిజంగా ఆసక్తికరంగా ఉంటేనే మీరు మీ పాఠకులలో ఉత్సాహాన్ని కలిగించగలుగుతారు కానీ విషయం తగినంత ఆసక్తికరంగా ఉందని మీకు మీరే నమ్మకం లేకపోతే మీరు నిజంగా మీ ప్రేక్షకులను మరణం వరకు విసుగు పెట్టండి కాబట్టి మీరు తదుపరి భాగాన్ని ఉంచుకోవాలి మనస్సు అనేది పరానుభూతి మరియు సమయ ప్రజ్ఞ పరానుభూతి అనేది అవతలి వ్యక్తిలో అనుభూతి చెందుతుందని మీకు ఇప్పటికే తెలుసు అంటే మీ ప్రేక్షకులను గౌరవించడం మరియు వారి సమయానికి సమయ ప్రయోజనాన్ని గౌరవించడం మీరు కమ్యూనికేషన్లో ఉన్నప్పుడు వారి సమయాన్ని గౌరవించమని నేను ఇమెయిల్లో కూడా చెప్పానని గుర్తుంచుకోండి కాబట్టి ప్రేక్షకుల సమయాన్ని గౌరవించాలని నేను మీకు చెబుతూనే ఉంటాను తగ్గించడానికి ప్రయత్నించండి కాబట్టి ప్రేక్షకులతో మర్యాదగా మరియు మర్యాదగా వ్యవహరించండి వారి సమయం యొక్క ప్రయోజనం మీరు ఉన్నప్పుడల్లా మీ మాట వినడాన్ని విలువైన అనుభవంగా చేస్తుంది కమ్యూనికేషన్ వారు నేను ఈ వ్యక్తిని వింటున్నాను మరియు ఈ అద్భుతమైన అనుభూతిని పొందాలి అద్భుతమైన ఆలోచనలు చాలా ప్రభావవంతంగా నాకు చెప్పబడ్డాయి నేను దానిని గుర్తుంచుకోగలను ఈ వ్యక్తి మాట మళ్ళీ వినడానికి ఇష్టపడతారు ఇది ప్రజలు చేయకూడని విలువైన అనుభవంగా ఉండాలి వారు మీతో చివరిసారిగా కమ్యూనికేట్ చేయడానికి ఎందుకు వచ్చారో వారు మిమ్మల్ని ఎందుకు సంప్రదించారో చింతిస్తున్నాను కానీ సమర్థవంతమైన కమ్యూనికేషన్ యొక్క అతి ముఖ్యమైన అంశం క్లుప్తంగా ఉండటం కాదు అది సంక్షిప్తత మరియు సమర్థత షేక్స్పియర్ ప్రకారం సంక్షిప్తత అనేది తెలివి యొక్క ఆత్మ క్లుప్తంగా ఉండటం అంటే నిజంగా మీ తెలివైన సామర్థ్యాన్ని సూచిస్తుంది కాబట్టి మీరు వీలైనంత క్లుప్తంగా ఉండాలి అంటే మీరు దానిని క్లుప్తంగా ఉంచాలి మీరు మీ కమ్యూనికేషన్లో ప్రభావాన్ని పెంచాలనుకుంటే మీ కమ్యూనికేషన్ మీరు సుదీర్ఘమైన ఇమెయిల్ చేస్తే ఎవరూ చేయరు అని నేను మీకు చెప్పిన ఇమెయిల్ మీకు గుర్తుంది శ్రోతలా ఆసక్తి ఉన్నవారు దానిని క్లుప్తంగా మరియు ప్రభావవంతంగా చేయాలి కాబట్టి సంక్షిప్తత గురించి క్లుప్తంగా మరియు ప్రభావవంతంగా ఉండటం వల్ల నేను ఇప్పటికే మీకు కమ్యూనికేషన్ రకాల గురించి చెప్పడం ప్రారంభించాను ఈ సమయానికి మీరు ప్రాథమికంగా మీకు ఉందని అర్థం చేసుకున్నారని బహిరంగంగా పేర్కొనకుండా రెండు రకాల కమ్యూనికేషన్ మాట్లాడే పదాన్ని కలిగి ఉన్న శబ్ద నిర్మాణాత్మక భాష రెండు లేదా అంతకంటే ఎక్కువ సంస్థల మధ్య సంభాషణలు సమావేశాలు చర్చల ప్రదర్శనలు అవన్నీ మౌఖిక రూపంలో నేను ఇప్పుడు కమ్యూనికేషన్ యొక్క మౌఖిక రూపాన్ని ఉపయోగిస్తున్నాను కానీ నేను కూడా ఉపయోగిస్తున్నాను అశాబ్దిక రూపం కాబట్టి అది శరీర భాషా హావభావాలు ముఖ కవళికల చిత్ర ప్రాతినిధ్యాలు నేను పిపిటి చిత్రాల సంకేత భాషను ఉపయోగిస్తున్నాను కొన్నిసార్లు నేను కూడా ఏదో సూచించడానికి నా చేతిని ఉపయోగిస్తున్నాను ఇది కేవలం మౌఖికం కాదని మీరు అర్థం చేసుకుంటే మీకు కమ్యూనికేషన్ అనేది కేవలం పదాల కంటే ఎక్కువ ఒక సందేశాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడానికి మనం ఏమి చెప్పబడుతుందో అర్థం చేసుకోవడమే కాదు కానీ స్వరం స్వరాన్ని ఎలా సూచిస్తుంది అని కూడా చెప్పబడింది కాబట్టి ఆ విషయాలు ముఖ్యమైనవి మీరు వెర్బల్ కమ్యూనికేషన్ మరింత ముఖ్యమైనదని అనుకోకూడదు అశాబ్దిక లేదా దీనికి విరుద్ధంగా సమర్థవంతమైన కమ్యూనికేషన్ అనేది రెండింటి యొక్క అతుకులు లేని మిశ్రమం కమ్యూనికేషన్ యొక్క వెర్బల్ మరియు నాన్ వెర్బల్ అంశాలు ఇది చాలా సరైన మిశ్రమం కాబట్టి నేను ముగించే ముందు మీరు రెండింటినీ చేయగలగాలి కేవలం ఒకదానిలో ప్రావీణ్యం పొందడమే కాదు నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాను అవి మీకు ఉదాహరణల ద్వారా కూడా వివరిస్తాయి అవి సమర్థవంతమైన కమ్యూనికేషన్ లేదా మీరు ఏమీ లేకుండా ఇలాంటివి వ్రాస్తారని అనుకోరు విరామ చిహ్నాలు ఈ సమర్థవంతమైన కమ్యూనికేషన్ పురుషుడు లేని స్త్రీ ఏమీ కాదు స్పష్టంగా లేదు ఎందుకంటే మీరు ఎక్కడ ఉన్నారనే దానిపై ఆధారపడి ఇది చాలా అస్పష్టంగా మారుతోంది మీరు మహిళ తర్వాత కామాను ఉంచినట్లయితే దీని అర్థం నిజంగా మారుతుంది పురుషుడు లేని స్త్రీ ఏమీ కాదు కాబట్టి దీని అర్థం పురుషుడు లేని స్త్రీ ఏమీ కాదు మనిషి తండ్రి సోదరుడు భర్త కొడుకు పొరుగు సహోద్యోగి బాస్ కాబట్టి ఆమె భర్త లేకుండా అది ఇలా చెబుతుంది ఏమీ లేదు ఇది పూర్తిగా మగ కేంద్రీకృత వీక్షణను ఇస్తుంది కానీ మీరు కామాను మార్చినట్లయితే దానిని ఉంచండి ఆమె లేకుండా వేరే ప్రదేశం అంటే అర్థం పూర్తిగా మారుతుంది మరియు తన పురుషుడు లేకుండా వ్యతిరేక స్త్రీగా మారడం ఏమీ కాదు కాబట్టి దీని అర్థం ఏ స్త్రీ అయినా అది తల్లి అయినా సోదరి అయినా భార్య అయినా స్నేహితురాలు అయినా ఇప్పుడు బాస్ అవుతారు ఆమె పురుషుడు లేకుండా దాని ఉపయోగాన్ని బట్టి అర్థం ఎలా మారుతుందో మీరు చూస్తారు విరామ చిహ్నాలు మరియు అప్పుడు మీరు దేనిని బట్టి కమ్యూనికేషన్లో ప్రభావవంతంగా ఉండాలి మీ ఉద్దేశించిన అర్థం ఏమిటి మరియు మీరు సృష్టించాలనుకుంటున్న ప్రభావం ఏమిటి మరొకటి చూడండి మీరు ఇలా వ్రాస్తే మళ్ళీ ఉదాహరణ అతన్ని చంపండి అతన్ని విడిచిపెట్టవద్దు ఇది సమర్థవంతమైన కమ్యూనికేషన్ లేదు ఎందుకంటే మళ్ళీ ఇది రెండు విషయాలను సూచిస్తుంది మరియు ఇది ఒక మంత్రి జీవితంలో జరిగింది చాలా బాగుండేది అప్పుడు సహ మంత్రులు అతని పట్ల అసూయపడి ఆపై మనస్సును విషపూరితం చేశారు రాజు మరియు వారు ఈ వ్యక్తి గురించి మరియు రాజు గురించి ప్రతికూల అభిప్రాయాన్ని ఇచ్చారు ఈ మంత్రుల కారణంగా అతను చివరకు ఈ వ్యక్తిని చంపేస్తాడని అనుకున్నాడు కానీ అతను అలా చేయలేదు తన కళ్ళ ముందు జరగాలని అతను అతన్ని సమీపంలోని రాజు వద్దకు పంపాడుఆపై అతను ఒక సందేశాన్ని పంపాడు ఒక సైనికుడి ద్వారా సందేశం పంపిన తరువాత రాజు సందేశాన్ని చూసి ఆపై చదివాడు ఇలాంటి సందేశం కానీ వాస్తవానికి రాజు సందేశాన్ని పంపే సమయానికి అతను మరొక సందేశాన్ని పంపాడు వ్యక్తి మరియు మళ్ళీ అతను ఏ విరామ చిహ్నాన్ని ఉపయోగించడం లేదు కానీ అతను ఏదో అర్థం లేకపోతే అతను వాస్తవానికి మంత్రి నిజమని తరువాత విధేయుడని తెలుసుకున్నాడుఆపై అతను కోరుకున్నాడు అతన్ని విడిచిపెట్టాలని కానీ రాజు ఈ అర్థాన్ని చదివాడు అతను అతన్ని చంపాలని అనుకున్నాడు అతన్ని విడిచిపెట్టలేదు కాబట్టి అతను స్వయంగా కత్తి తీసుకొని ఈ వ్యక్తి తలను నరికివేసాడు కానీ రాజు ఏమి చేశాడు వాస్తవానికి తరువాతి దశలో వాంటెడ్ అంటే అతను ఇతర రాజు చంపకూడదని కోరుకున్నాడు అతన్ని విడిచిపెట్టి అతన్ని స్వేచ్ఛగా వదిలేయండి అతన్ని చంపండి అతన్ని విడిచిపెట్టవద్దు అనేది అభ్యర్థన కానీ అది అర్థం అయ్యింది ఇతర మార్గం రౌండ్ కాబట్టి అసమర్థమైన కమ్యూనికేషన్ ఎలా కారణమవుతుందో మీరు అర్థం చేసుకోవచ్చు బాధ అనేది ఒక వ్యక్తి తన విలువైన ప్రాణాన్ని కోల్పోయే స్థాయికి దారితీస్తుంది అసమర్థమైన కమ్యూనికేషన్లో పాల్గొనే వ్యక్తులపై కలహాలు ఆపై అనవసరమైన భారం వైఫల్యం కాబట్టి దీన్ని నివారించండి ఆపై భాగాలను ఉపయోగించండి సమర్థవంతమైన కమ్యూనికేషన్ గురించి నేను చర్చించిన మరిన్ని అంశాలను పరిశీలిస్తాము రాబోయే ఉపన్యాసాలలో కమ్యూనికేషన్ కానీ నేను ముగించే ముందు మీరు తీసుకోవాలనుకుంటున్నాను టోనీ రాబిన్స్ నుండి ఈ ఉల్లేఖనాన్ని చూడండి ఇతరులతో మరియు మనతో మనం కమ్యూనికేట్ చేసే విధానాన్ని చెబుతుంది ఇతరులు వ్యక్తుల మధ్య కమ్యూనికేషన్ మరియు మనతో వ్యక్తిగతంగా కమ్యూనికేషన్ మనలో ఉన్న నాణ్యత చివరికి మన జీవితాల నాణ్యతను నిర్ణయిస్తుంది కాబట్టి మీరు కమ్యూనికేట్ చేసే ప్రభావం మీ కమ్యూనికేషన్ జీవితం యొక్క నాణ్యతను పెంచుతుంది కాబట్టి మీరు మీ కమ్యూనికేషన్లో ఈ సమర్థవంతమైన స్థాయిని పెంచాలని మరియు కృషి చేయాలని నేను కోరుకుంటున్నాను మీ జీవన నాణ్యతను కూడా పెంచడానికి కాబట్టి మీకు అన్ని విజయాలు కావాలని కోరుకుంటున్నాను అప్పుడు నేను చాలా బాగున్నాను మీరు ఈ వీడియో చూస్తున్నందుకు సంతోషంగా ఉంది చాలా ధన్యవాదాలు మరియు అందరికీ మంచి రోజు